ఇప్పుడు మీరు ద్రవ ఎలిమెంట్ యొక్క యాంగులర్ వెలాసిటీ ని నిర్వచించాలి అనుకుంటే అది స్ట్రెయిన్ రేట్ లేదా యాంగులర్ డిఫార్మేషన్ లాగ సూటిగా చెయ్యలేము చూడండి ఎప్పుడైతే మీరు యాంగులర్ వెలాసిటీ గురించి ఆలోచిస్తున్నారో అప్పుడు మనం రిజిడ్ బాడీ మోషన్ గురించి చర్చిస్తున్నాం కానీ అది ప్రత్యేక స్థితి ఇప్పుడు మనం చూస్తున్న స్థితి లాగా సహజంగా ద్రవం అనేది రిజిడ్ బాడీ మోషన్ క్రిందికి రాదు కాబట్టి అది రిజిడ్ బాడీ మోషన్ కానప్పుడు మనకి ప్రవాహంలో ఉండే అన్ని లైన్ ఎలెమెంట్స్ కి ప్రత్యేకమైన యాంగులర్ వెలాసిటీ ఉండదు ఇది లైన్ ఎలిమెంట్ AB అనుకుంటే దీనికి కొంత యాంగులర్ వెలాసిటీ ఉంది ఇది లైన్ ఎలిమెంట్ AD దీనికి వేరే యాంగులర్ వెలాసిటీ వుంది అందుకే ఈ కోణాలు Δα మరియు Δβ అనేవి వేరు వేరుగా ఉన్నాయి ఒకవేళ ఇది ధృడమైన వస్తువు లాగా భ్రమణం చెందుతూ ఉంటే పరిస్థితి ఏంటి అప్పుడు పరిస్థితి ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి ఒక అసలైన ద్రవ ఎలిమెంట్ ఉంది అనుకుంటేరిజిడ్ బాడీ రొటేషన్ కోసం ఈ కోణం ఉంది కానీ అది ఇక్కడ మనం గీసిన ఉదాహరణలో జరగడం లేదు కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఈ కోణం యొక్క మార్పు రేటు ఎంత అనేది స్పష్టంగా చెప్పవచ్చు మరియు సమయంతో ఆ కోణం యొక్క మార్పు రేటు మనకి కోణీయ వెలాసిటీ ఎంతో ఇస్తుంది ఇక్కడ ఆ రెండు కోణాలు వేరు వేరు అందువలన మనం కోణీయ వెలాసిటీ ని దృఢ వస్తువు మెకానిక్స్ లో ఎలా నిర్వచిస్తున్నామో అలా కాకుండా వేరొక విధంగా నిర్వచించాలి కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజిడ్ బాడీ గా పరిగణిస్తాం అప్పుడు అది రిజిడ్ బాడీ మెకానిక్స్ లో ఉన్న నిర్వచనాన్ని అనుసరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మనం యాంగులర్ వెలాసిటీ ని ఈ విధంగా నిర్వచిస్తున్నామో అప్పుడు అది మొదట లంబంగా ఉన్న రెండు లైన్ ఎలిమెంట్స్ యొక్క యాంగులర్ వెలాసిటీలకి అర్థమెటిక్ యావరేజ్ లేదా మీన్ అని అనుకోవచ్చు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మీకు ఇలాంటి యాంగులర్ డిఫార్మేషన్ కలిగిన ఒక ద్రవ ఎలిమెంట్ ఉంది మరియు ఆ కోణీయ వైకల్పం అనేది రిజిడ్ బాడీ రొటేషన్ వల్ల వచ్చింది కాదు కాబట్టి రెండు లైన్ ఎలిమెంట్స్ యొక్క కోణీయ వెలాసిటీలఅర్థమెటిక్ యావరేజ్ లేదా మీన్ అంటే ఏమిటంటే మొదట పర్ఫెన్దిక్యూలర్ గా ఉన్న AB మరియు AD ల యొక్క యాంగులర్ వెలాసిటీలలో లో సగం AB యొక్క యాంగులర్ వెలాసిటీ AD యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత ఇక్కడున్న చిత్రం ప్రకారం అది ఎందుకంటే ఈ చిత్రంలో అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది ఒకవేళ మనం అని తీసుకుంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నట్టు కనుక అని తీసుకోవాలి ఈ చిత్రంలో సూచించినట్లుగా అనే ఒక ప్రత్యేకమైన పరిస్థితిని పరిగణించండి ఎందుకంటే ఎప్పుడైతే అవుతుందో టోటల్ డిఫార్మేషన్ టర్మ్స్ లో కూడా అప్పుడు అనేది 0 అవుతుంది కాబట్టి మొదట గా ఉన్న కోణం తర్వాత కూడా గానే ఉంటుంది మరియు ఇది మనం రిజిడ్ బాడీ డిఫార్మేషన్ పరిగణిస్తున్నప్పుడు మాత్రమే కాబట్టి ఆ పరిస్థితుల్లో అయినప్పుడు అది అయితే అవుతుంది లేదా అవుతుంది కాబట్టి ఈ పరిమితిలోనే రిజిడ్ బాడీ మెకానిక్స్ లో యాంగులర్ వెలాసిటీ యొక్క నిర్వచనానికి సంబంధితంగా ఉంటుంది కనుక ఎప్పుడైనా మనం దేనినైనా నిర్వచిస్తున్నాము అంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకు ముందే తెలిసిన ఒక ప్రత్యేక పరిమితి ఉంటే ఆ నిర్వచనం ఖచ్చితంగా ఆ ప్రత్యేక పరిమితిలోనే ఉండాలి నిర్వచనం ఆ ప్రత్యేక పరిమితిని ఉల్లంఘించకూడదు ఇది పరిమితిలో దృఢమైన వస్తువు లాగా భ్రమణం చెందుతున్నప్పుడు ఫ్యాక్టర్ నిర్వచనం యొక్క అంశంగా ఉంచబడుతుంది దాని యాంగులర్ వెలాసిటీ దృఢమైన వస్తువు యొక్క యాంగులర్ వెలాసిటీ యొక్క నిర్వచనం వలె ఉంటుంది అందుకే ఆ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ వస్తుంది ఇప్పుడు మన స్పష్టంగా చూసినట్లయితే రెండు వేరువేరు రకాలైన యాంగులర్ మోషన్స్ సూచిస్తున్నాం ఒకటి నుండి మరొకటి యాంగులర్ వెలాసిటీ మరియు ఈ రెండిటినీ కలిపినప్పుడు అవి ఏమి సూచిస్తాయి అనేది ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మీరు దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఇది skew symmetric మ్యాట్రిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు వైకల్పాలని కలపడం సాధ్యమవుతుంది మరియు వాటిని సూటిగా ఒక రూపంలో రాయవచ్చు అంటే ఇలా రాయవచ్చు

ఇది సాధారణ వెలాసిటీ గ్రేడియంట్ మరియు ఈ సాధారణ వెలాసిటీ గ్రేడియంట్ అనేది వైకల్పానికి సంబంధితంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సాధారణ వెలాసిటీ గ్రేడియంట్ ని చూసినట్లయితే కేవలం ఒక భాగం మాత్రమే డిఫార్మేషన్ కి deformation సంబంధితంగా ఉంది మరియు మరొక భాగం డిఫార్మేషన్ కి సంబంధితంగా లేదు అది కేవలం యాంగులర్ మోషన్ ఆఫ్ రిజిడ్ బాడీ కి సంబంధితంగా ఉంది కాబట్టి వైకల్పానికి సంబంధితంగా ఉంది మరియు భ్రమణానికి సంబంధితంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూడవచ్చు మనం సాధారణ వెలాసిటీ గ్రేడియంట్ రాసినప్పుడు సహజంగా అది వైకల్పం యొక్క ఫంక్షన్ లేదా పారామితి రూపంలో ఉంటుంది కానీ ఇందులో ఒక భాగం వైకల్పానికి సంబంధితంగా లేదు అని అని మనం స్పష్టంగా గుర్తించాము కాబట్టి కేవలం మాత్రమే వైకల్పానికి సంబంధితంగా ఉంది మరియు ఎప్పుడైతే మీరు షియర్ స్ట్రెస్ ని వెలాసిటీ గ్రేడియంట్ తో సంబంధితంగా చూస్తారో అప్పుడు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ భాగం మాత్రమే యాంగులర్ డిఫార్మేషన్ కి దారి తీస్తుంది మరొక భాగం రిజిడ్ బాడీ మోషన్ కి సంబంధించింది కాబట్టి ఇది ద్రవంలో షియర్ స్ట్రెస్ యొక్క ఉనికి కి సంబంధితంగా ఉండదు ఎప్పుడైనా మనం విస్కాసిటీ కి సంబంధించిన న్యూటన్స్ లా Newton's law of viscosity గురించి చర్చించినప్పుడు మనం ఈ టర్మ్ ని మాత్రమే తీసుకున్నట్టు స్పష్టంగా చూడవచ్చు

మనం యూనిడైరెక్షనల్ ఫ్లో మాత్రమే పరిగణిస్తున్నాం కాబట్టి v0 కాబట్టి మనం ప్రాథమికంగా న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ని Newton's law of viscosity ఏ రూపంలో చర్చించినా షియర్ స్ట్రెస్ అనేది రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్ కి లీనియర్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది కానీ మనం ఇంతకుముందు లెక్కించిన యాంగులర్ డిఫార్మేషన్ ని చాలా సులభమైన పరిస్థితి మరియు అంచనా తో చేశాము కాబట్టి మన ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ని Newton's law of viscosity రాసే మరిన్ని పద్ధతుల్ని చూస్తాము మరియు మళ్లీ దీని గురించి మనం వేరొక అధ్యాయంలో లో చూద్దాం ఈ అధ్యాయంలో దీని గురించి మనం చర్చించం ఎందుకంటే ఇది కేవలం కైనమాటిక్స్ కనుక ఇది శక్తి గురించి పట్టించుకోదు ఇంతకుముందు ఉపన్యాసాల్లో పరిగణించిన ప్రత్యేక ఉదాహరణలో వేరే వెలాసిటీ కాంపోనెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఆ వేరే టర్మ్స్ ఏవి ఇక్కడ లేవు మరో ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే ఇది పెద్ద విషయం లా కనిపించినా కానీ దీని అంత ట్రివిఎల్ ఎక్స్ప్రెషన్ మరొకటి లేదు ఎందుకంటే ఇది కేవలం మీరు ఒక రూపంలో రాయడం లాంటిది ప్రతి మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మరియు skew సిమెట్రిక్ మాత్రిక యొక్క మొత్తంగా రాయవచ్చు మరియు మనం చేయడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే కాబట్టి చివరకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యాంగులర్ డిఫార్మేషన్ యొక్క కాంపోనెంట్స్ సూచిస్తుంది మరియు skew సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రొటేషన్ యొక్క కాంపోనెంట్స్ ని సూచిస్తుంది మరింత సాధారణంగా చెప్పాలంటే మనం టెన్సర్ తో వ్యవహరిస్తున్నాం కాబట్టి మాట్రిసెస్ అనేవి సెకండ్ ఆర్డర్ టెన్సర్ ని నొటేషనల్ ఫామ్ లో రాయడానికి మార్గాలు కాబట్టి సాధారణంగా ఈ నియమాలన్నీ టెన్సర్స్ కోసమే మరియు ఏ టెన్సర్ ని అయినా సిమెట్రిక్ మరియు skew సిమెట్రిక్ టెన్సర్ యొక్క మొత్తం గా విడగొట్టవచ్చు కాబట్టి మ్యాట్రిక్స్ అనేది దాన్ని రాయడానికి ఉన్న మార్గాల్లో ప్రత్యేకమైన ఉదాహరణ తర్వాత మనమేం చేస్తాం మనం ద్రవం యొక్క యాంగులర్ వెలాసిటీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన పారామీటర్స్ చూద్దాం మరియు వాటిని ఆధారంగా చేసుకొని వోర్టిసిటీ అనే టర్మ్ ని నిర్వచిస్తాం ద్రవ మెకానిక్స్ యొక్క మొత్తం పాఠ్యాంశం ప్రాథమికంగా గణితశాస్త్రజ్ఞుల చేత అభివృద్ధి చేయబడింది కాబట్టి మనం చర్చిస్తున్న విషయాలకి ఫిజికల్ బేసిస్ లేదా ఫిజికల్ ఇన్సైట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం దీన్ని ఇంజనీరింగ్ పరంగా నేర్చుకుంటున్నాం మరియు మనం ఆ మాథమెటికల్ డెరివేషన్స్ వెనక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అదే సమయంలో ఈ సబ్జెక్ట్ మొదట అభివృద్ధి చేయబడినప్పుడు అది ఒక విధమైన నిజమైన గణిత పద్ధతి లో అభివృద్ధి చేయబడింది మరియు కొన్ని సందర్భాల్లో ఫిజికల్ రియాలిటీ నుండి కొంచెం ఆబ్స్ట్రాక్టెడ్ గా ఉంటుంది మరియు ఆ దృక్పథంలో వెక్టర్ అని నిర్వచించబడిన వోర్టిసిటీ అనే పదం వెలాసిటీ వెక్టర్ యొక్క కర్ల్ గా నిర్వచించబడింది కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫీల్డ్ థియరీ అని పిలువబడే జనరల్ మ్యాథమెటికల్ థియరీలో ఇటువంటి పరిమాణాలు ఎల్లప్పుడూ నిర్వచించబడతాయి మనం చూసినట్లయితే ఫీల్డ్ థియరీ అనేది ద్రవ మెకానిక్స్ కంటే ఎలక్ట్రో మాగ్నెటిక్స్ లో సమానంగా వర్తిస్తుంది కాబట్టి క్షేత్ర సిద్ధాంతం వెక్టర్ ఫీల్డ్ లేదా స్కేలార్ ఫీల్డ్ గురించి మాట్లాడుతుంది కానీ సాధారణంగా వెక్టర్ ఫీల్డ్ గురించి చెప్తుంది మరియు వెక్టర్ ఫీల్డ్ లో వెక్టర్ యొక్క మార్పు యొక్క ప్రవర్తనను నియంత్రించే వివిధ నియమాలు ఏమిటి కాబట్టి మీరు ఎలక్ట్రో మాగ్నెటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు వేరే రకమైన పారామీటర్స్ ఉంటాయి ఇవి భౌతికంగా వేరువేరు పారామీటర్స్ కానీ మనం మాథమెటికల్ ఫీల్డ్ థియరీ చూసినప్పుడు ప్రాథమిక గణిత శాస్త్ర సిద్ధాంతం పరంగా ద్రవ మెకానిక్స్ కి మరియు ఎలక్ట్రో మాగ్నెటిక్స్ కి మధ్య ఎటువంటి తేడా లేదు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉన్నట్లుగా మరియు ఎలక్ట్రికల్ ఫీల్డ్ తో ఏదో జరుగుతున్నట్లుగా చాలా అనలోగస్ గా కనిపించే కొన్ని ఉదాహరణలను మనం తరువాత చూద్దాం ఇప్పుడు ఈ వోర్టిసిటీ ని ఈ విధంగా నిర్వచిస్తే ఇలా ఉంది కాబట్టి దీన్ని కార్టీసియన్ కాంపోనెంట్స్ రూపంలో విస్తరించడానికి ప్రయత్నిద్దాం ఎలాగో ఇప్పుడు చూద్దాం మరియు అప్పుడు మనకి ఇది భౌతికంగా ఏం సూచిస్తుంది అనే స్పష్టమైన అవగాహన వస్తుంది కాబట్టి వోర్టిసిటీ అనేది గణితశాస్త్ర పరమైన నిర్వచనం కానీ అది భౌతికంగా ఏమి ఇస్తుంది ప్రవాహంలో రొటేషనాలిటీ ఉంది అనే భావన ఇస్తుంది ఒకవేళ ప్రవాహంలో భ్రమణం అనేది చాలా బలంగా ఉంటే ప్రవాహంలో సుడి ఏర్పడింది అని మనం చెప్పవచ్చు మరియు దాని యొక్క బలం అనేది వొర్టిసిటీ వెక్టార్ ఇస్తుంది కాబట్టి అది వొర్టిసిటీ వెక్టార్ యొక్క భౌతికశాస్త్ర పరమైన అర్థం కాబట్టి ఒకవేళ మీకు ఒక లైన్ ఎలిమెంట్ ఉంది అనుకోండి ఈ రకమైన సింబాలిక్ లైన్ ఎలిమెంట్ అనేది ప్రవాహం లో ఉంచండి ఒకవేళ అ ఫ్లూయిడ్ కి రొటేషనాలిటీ అనే ఎలిమెంట్ ఉంటే ఇది దాని యొక్క ధోరణి మార్చుకుంటుంది లేకపోతే ప్రవాహంలో దానికే సమాంతరంగా కదులుతూ ఉంటుంది కాబట్టి ప్రవాహంలో ఎలిమెంట్ ఆఫ్ రొటేషనాలిటీ ఉందా లేదా అనే విషయం చూసి అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మరియు దాన్ని గణితశాస్త్రపరంగా వోర్టిసిటీ వెక్టార్ తో లెక్కించవచ్చు మనం చూసినట్లయితే ఒకవేళ మీకు వోర్టిసిటీ వెక్టార్ లో ఏదైనా ఒక కాంపోనెంట్ తెలిసినట్లయితే మరొక కాంపోనెంట్ ని క్రాస్ ప్రొడక్ట్ లాంటివి చేయకుండా సులభంగా పొందవచ్చు క్లుప్తంగా మనం ద్రవ ఎలిమెంట్స్ యొక్క సరళ మరియు యాంగులర్ మోషన్ ని ఎలా లెక్కించాలి అనేది చర్చించాం మరియు వీటిని ఆధారంగా చేసుకుని మనం మరికొన్ని ముఖ్యమైన కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్స్ చూద్దాం కాబట్టి ఆ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్స్ అనేవి ద్రవ మెకానిక్స్ లో రెండు ముఖ్యమైన భావనల మీద ఆధారపడి ఉన్నాయి ఒకటి స్ట్రీమ్ ఫంక్షన్ మరొకటి వెలాసిటీ పొటెన్షియల్ స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం కాబట్టి స్ట్రీమ్ ఫంక్షన్ ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు మరియు ఆ నిర్వచనాన్ని చూసే ముందు అసలు అలాంటి ఒక ఫంక్షన్ ని నిర్వచించడానికి గల కారణం ఏమిటో చూద్దాం మనం ఒక 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో ని ఉదాహరణగా తీసుకుందాం మరియు దానికి కంటిన్యుటీ ఈక్వేషన్ వ్రాద్దాం 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కి కంటిన్యుటీ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుంది ఒక వేళ అది సాధారణ 3 డైమెన్షనల్ ప్రవాహం అయితే ఇలా ఉంటుంది

ఇప్పుడు అది 2 డైమెన్షనల్ అంటే మూడవ వెలాసిటీ కాంపోనెంట్ అనేది ముఖ్యమైనది కాదు కాబట్టి మీకు 2 టర్మ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి ఇప్పుడు మీరు వెలాసిటీ కాంపోనెంట్స్ u మరియు v కనుక్కోవడానికి ఆసక్తిగా ఉన్నారు అని అనుకుందాం u మరియు v లో మార్పుని ప్రభావితం చేసేది ఈ ఒక్క సమీకరణం మాత్రమే కాదు అనే విషయం మనం తర్వాత చూద్దాం దీనితో పాటు కలపాల్సిన వేరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి వేరియబుల్స్ u మరియు v లకు బదులుగా ఒక నోషనల్ లేదా గణిత రూపం లో ఉండే ఒకే పారామీటర్ గా రూపాంతరం చేసి ఒకే పారామీటర్ టర్మ్స్ లో u మరియు v లను వ్యక్తీకరిస్తే అది కంటిన్యుటీ ఈక్వేషన్ యొక్క ఈ రూపాన్ని స్వయంచాలకంగా సంతృప్తిపరిచే విధంగా ఉంటుంది అప్పుడు u మరియు v ని కొత్త ఫంక్షన్ పరంగా పరమేట్రిజ్డ్ చెయ్యవచ్చు ఇలా నిర్వచిస్తున్నాం అని అనుకుందాం కాబట్టి లక్ష్యం ఏమిటంటే వెలాసిటీ కాంపోనెంట్స్ ని కంటిన్యుటీ ఈక్వేషన్ సంతృప్తిపరచగలిగే గణితశాస్త్రపరమైన ఫంక్షన్స్ రూపంలో నిర్వచించడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ప్రవాహం అనేది ఎంత సులభంగా ఉన్నా లేదా ఎంత క్లిష్టంగా ఉన్నా అది కంటిన్యుటీ ఈక్వేషన్ ని సంతృప్తిపరిచి తీరాలి కాబట్టి ఈ నిర్వచనం ఉల్లంఘించలేము అలాంటి సందర్భానికి మనం ఎందుకు పరిమితం చేయబడ్డామో చూడండి ఎందుకంటే మరింత సాధారణ సందర్భంలో అలాంటి పారామీటర్ ని కనుగొనడం అంత సులభం కాదు కాబట్టి మీకు 3 డైమెన్షనల్ ఫ్లో ఉంటే ఈ సాధారణ సమీకరణాన్ని సంతృప్తిపరిచే అటువంటి పారామీటర్ స్వయంచాలకంగా కనుగొనడం మీకు సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్వచనం 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కి పరిమితం చేయబడింది ఈ ఫంక్షన్ను స్ట్రీమ్ ఫంక్షన్ అంటారు దీని ప్రత్యేకత ఏమిటంటే మనం నేర్చుకున్న స్ట్రీమ్ లైన్ భావనతో దీనికి కొంత సంబంధం ఉంది ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రీమ్ లైన్ మీద స్ట్రీమ్ ఫంక్షన్లో ఎటువంటి మార్పు ఉండదు అంటే ఒక స్ట్రీమ్ లైన్ ఒక నిర్దిష్ట స్థిరమైన స్ట్రీమ్ ఫంక్షన్ను సూచిస్తుంది అంటే ఇచ్చిన స్ట్రీమ్ లైన్ లో స్ట్రీమ్ ఫంక్షన్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఒక స్ట్రీమ్ లైన్ లో కాంస్టాంట్ మరియు అందుకే దానిని స్ట్రీమ్ ఫంక్షన్ అని అంటాము కానీ ఇది అన్ని రకాలైన ప్రవాహాలకి వర్తించదు స్ట్రీమ్ లైన్ మరియు రెండూ ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది స్ట్రీమ్లైన్ ఎల్లప్పుడూ ఉంటుంది కానీ ఎల్లప్పుడూ స్ట్రీమ్లైన్ వెంట స్థిరంగా ఉంటుందా ఉండదా అనేది చెప్పలేం ఎందుకంటే అనేది ఎల్లప్పుడూ నిర్వచించబడదు కేవలం 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కి మాత్రమే ఈ నిర్వచనం వర్తిస్తుంది మరియు అప్పుడు మాత్రమే స్ట్రీమ్ లైన్ వెంట ఇది స్థిరంగా వుంది అని చెప్పగలం ఒకవేళ 2 డైమెన్షనల్ ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కాకపోతే స్ట్రీమ్ లైన్ ఉండదు అని కాదు అది ఎల్లప్పుడూ ఉంటుంది కానీ స్ట్రీమ్ ఫంక్షన్ ని ఈ విధంగా నిర్వచించం కాబట్టి ఈ రెండిటి మధ్య సంబంధం లేదా సారూప్యత ఉండదు